ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క 23వ మాడ్యూల్ కు స్వాగతం మనము ఇప్పటికే చివరి 2 మాడ్యూల్స్ లో ఉన్నాము యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అయిన UML యొక్క ప్రాథమిక అంశాలను పరిశీలించాము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ యొక్క దశలు మరియు సంబంధిత విషయాలు మనము చాలా క్లుప్తంగా చర్చిస్తూ వాటితో UML ను అనుసంధానించాము ఇప్పుడు ఈ మాడ్యూల్ నుండి మరికొన్ని మోడ్యూల్స్ వరకు మనము దీనిని కొనసాగిస్తాo మనము వేర్వేరు నిర్దిష్ట UML డయాగ్రమ్స్ గురించి చర్చించడం మరియు వివరించడం ప్రారంభిస్తాము కాబట్టి ఈ మాడ్యూల్లో యూజ్ కేస్ డయాగ్రమ్ పై చర్చను ప్రారంభించి తదుపరి మాడ్యూల్లో కూడా మనము దానిని కొనసాగిస్తాo ఈ సంభాషణల పరంగా మనo యూజ్ కేస్ డయాగ్రమ్స్ ప్రత్యేకంగా యాక్టర్స్ యూజ్ కేసుల ను చర్చిద్ధాం స్లయిడ్ ఎడమ వైపున ఎప్పుడూ ప్రధానాంశాలు మీకు కనపడుతూ ఉంటాయి యూజ్ కేసెస్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుంటే డెవలప్మెంట్ స్పెసిఫికేషన్ వ్యాపార జ్ఞానంతో ముడిపడి ఉండవలసిన అవసరమనే విషయంతో అది మొదలవుతుంది ఆ విధంగా మనము లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ గురించి 2 పేజీలలో వివరించాము అక్కడ సంస్థ LMS సిస్టమ్ ను కలిగి ఉండాలని నిర్ణయించుకుంది తరవాత వ్యాపార పరిజ్ఞానాన్ని జోడించి ఎంప్లాయిస్ ఎలా రిపోర్ట్ చేస్తారు వారు సెలవు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు మరియు వారు ఏ రకమైన సెలవులను కలిగి ఉన్నారు లాంటి అవసరాలన్నీ ప్రతిపాదించబడి ఉన్నాయి ఈ మాడ్యూల్స్ ఎవరికి అవసరముంటాయో ఏ ప్రయోజనం కోసం అనేది మనకు ఇప్పుడే తెలియదు యూజర్ దీనితో ఏం చేయబోతాడో కూడా ఇంకా స్పష్టంగా తెలియదు వీటికి ఖచ్చితమైన వివరణ లేదు వాస్తవానికి LMS స్పెసిఫికేషన్ అంత బాగోలేదని కాదు ఎందుకంటే మనం స్పెసిఫికేషన్ ని చూస్తే యూజ్ కేస్ అనే పదం వాడకాన్ని గమనిస్తారు కానీ సాధారణంగా అలా ఉండదు యూజ్ కేస్ డయాగ్రమ్ అనేది మనిషికి సిస్టమ్ కు మధ్య జరిగే సంభాషణను వివరిస్తుంది - యూసర్ ఎవరు సిస్టమ్ లో ఏ బాగాన్ని ఎందుకు వాడుతాడు అనే సందర్భాలను ప్రస్తావిస్తుంది ఇది నా సిస్టమ్ అనుకుంటే అసలు నేను ఈ సిస్టమ్ ను ఎందుకు నిర్మిస్తున్నాను అంటే సిస్టమ్ తో యూసర్ ఇంటరాక్ట్ అవ్వాలని అతడు దానికి ఇన్పుట్ ఇవ్వాలని దాని నుంచి అవుట్పుట్ వస్తుందని ఈ రకమైన విషయాలు ఇక్కడ హ్యూమన్ అంటే ఒక కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు సిస్టమ్ లోని వేర్వేరు బాగాలను వేర్వేరు ప్రయోజనాలకు ఉపయోగించే వివిధ రకాలైన వినియోగదారుల సమూహాలు కూడా కావచ్చు తప్పకుండా సహేతుకమైన ఏ సిస్టమ్ లోనైనా ఏ ఇద్దరు వినియోగదారులు సిస్టమ్ ను సరిగ్గా ఒకే విధంగా ఉపయోగించరు కనీసం వివిధ యూసర్ సమూహాలు ఉండి సిస్టమ్ ను పలు రకాలుగా ఉపయోగించటం జరుగుతుంది ఇదీ యూజ్ కేస్ డయాగ్రమ్ యొక్క ప్రధానోద్దేశం కాబట్టి మనము ఇప్పటికే చెప్పినట్లుగా ఇది ఒక బిహేవియరల్ డయాగ్రమ్ ఇది కొన్ని చర్యల సమితిని నిర్వచించడానికి ఉపయోగించబడుతుంది యూజ్ కేస్ అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని దానిలోని చర్యలను సూచించేదిగా మనం చూడవచ్చు - ఎవరు ఏ యాక్టర్ ఏ చర్య తీసుకుంటాడు అనే విషయాలు కాబట్టి యూజ్ కేస్ డయాగ్రమ్స్ ప్రధానంగా సిస్టమ్ యొక్క అవసరాలను సేకరించడానికి మరియు అంతర్గత బాహ్య కారకాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ఇక అసలు వివరాలను తెలుసుకుందాం యూజ్ కేస్ డయాగ్రమ్ మూడు ప్రధాన భాగాలు అయిన యాక్టర్స్ యూజ్ కేసెస్ మరియు రిలేషన్షిప్స్ తో కూడి ఉంటుంది సరళంగా చెప్పాలంటే యాక్టర్ ఒక యూసర్ సిస్టమ్ ను ఉపయోగించదలచుకొనే ఒక వినియోగదారుడు యూజ్ కేస్ అనేది ఒక చర్య లేదా సిస్టమ్ ను ఉపయోగించటానికి ఉద్దేశించిన ఒక మార్గం చివరకు రిలేషన్షిప్ మాత్రం యూసర్ స్వతహగా అమలు చేయగలిగే చర్య కాదు వేర్వేరు ఆక్టివిటీస్ వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటాయి నేను సెలవు తీసుకోవాలనుకుంటే నా సెలవు లభ్యత ఏమిటి సెలవుపై చెల్లుబాటు అయ్యే పరిమితులు ఏమిటి నా రిపోర్టింగ్ మేనేజర్ అభిప్రాయం ఏమిటి ఇలాంటివాటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చర్యలు ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయో అర్థం చేసుకోవడానికి రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం ఆ విధంగా UML డయాగ్రమ్స్ సిస్టమ్ లోని కాంపొనెంట్స్ ను నిర్వచించటానికి వివిధ రకాలైన అర్ధవంత సంకేతాలను సంప్రదాయాలను కలిగి ఉంటాయి మొదట యాక్టర్ గురించి చూద్దాం మనము ఇప్పటికే వివరించినట్లుగా యాక్టర్స్ సిస్టమ్తో ఇంటర్ఫేస్ కలిగి ఉంటాయి యాక్టర్ అంటే ఒక మనిషి అనిపించవచ్చు కానీ UML యాక్టర్స్ ను మనుషులతో పాటు ఇతర వ్యవస్థలు ను కూడా యాక్టర్స్ గా పరిగణిస్తుంది అంటే టెర్మినల్ దగ్గర పనిచేసే మనిషి GUI ద్వారా ఒక అభ్యర్థనను ఇన్పుట్ గా పొందవచ్చు లేదా వేరే సిస్టమ్ నుండి సేవ కోసం అభ్యర్థనన కూడా ఇన్పుట్ గా పొందవచ్చు యాక్టర్స్ ఎప్పుడూ మనుషులు కాకపోవచ్చు వీటిని సాధారణంగా ఇలాంటి స్టిక్ డయాగ్రమ్స్ ద్వారా చూపిస్తాము చిత్రాల ద్వారానే కాకుండా ఈ రకమైన గిల్లెమెట్స్ ద్వారా కూడా సూచించవచ్చు అంటే " " ఇలాంటి బ్రాకెట్స్ మధ్య యాక్టర్ పేరు ఉంచటం అలా సూచించినప్పుడు మధ్యలో ఉన్నది యాక్టర్ పేరు అని అర్ధం మనకు ఇక్కడ వివిధ రకాలైన యాక్టర్స్ ఉండవచ్చు లేదా యాక్టర్స్ ను పలు రకాలుగా వర్గీకరించవచ్చు ఉదాహరణకు నేను ఇప్పటికే మనం తెలుసుకొన్న మొదటి వర్గీకరణ యాక్టర్ మనిషి లేదా మనిషి కానిది కావచ్చు ఒక యాక్టర్ ప్రాధమిక లేదా ద్వితీయ శ్రేణి యూసర్ కావచ్చు ప్రాధమిక యూసర్ సిస్టమ్ యొక్క లక్ష్యంగా ఉన్న తుది వినియోగదారుడు కాబట్టి లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ లో ఒక ఉద్యోగి లేదా ఎగ్జిక్యూటివ్ ప్రాధమిక యూసర్ గా ఉంటాడు సిస్టమ్ ను సరైన పద్దతిలో ఉంచే వారిని ద్వితీయ యూసర్ గా పరిగణిస్తాము సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు సరైన సెలవులు జమచేయటం రికార్డులతో సమన్వయం చేయటం వంటి పనులు చేస్తూ ద్వితీయ యూసర్ గా పరిగణించబడతాడు యూసర్స్ క్రియాశీలంగా లేదా నిష్క్రియాత్మకంగా ఉండవచ్చు క్రియాశీల వినియోగదారులు యూజ్ కేసు ను ప్రారంభించేవారు అయితే నిష్క్రియాత్మక వినియోగదారులు మాత్రం యూజ్ కేసుల నుంచి స్పందన కోసం వేచియుండే వారు కాబట్టి ఆక్టివ్ యూసర్ సెలవు కోసం దరఖాస్తు చేయడం ప్రారంభిస్తే పాసివ్ యూసర్ ఒక ప్రింటర్ లాంటి ఒక యాక్టర్ లాగా ప్రవర్తిస్తుంది ఇక్కడ ప్రింటర్ పాత్ర కేవలం నివేదికను ముద్రించాలన్న అభ్యర్థనను అనుసరించి ప్రింట్ చేయటానికే పరిమితమవుతుంది యాక్టర్స్ ను ఎలా గుర్తించగలం అనేది మనముందున్న ఒక ప్రశ్న - అత్యవసరమైన యూస్ కేసెస్ ను ఎవరు వాడతారు రోజువారీ పనులు చేయటానికి ఎవరు సిస్టమ్ సహాయం కొరతారు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి బాధ్యత సిస్టమ్ తో అనుసంధానమై ఉన్న బాహ్య పరికరాలు లేదా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఏమిటి సిస్టమ్ ఫలితాలపై ఆసక్తి ఉన్నవారు ఎవరు - ఇలా వివిధ రకాలైన ప్రశ్నలు వేస్తే వాటికి వచ్చే సమాధానాలు మనకు యాక్టర్స్ ఎవరో తెలియజేస్తాయి ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ను గుర్తించటానికి మనం అవలంభించిన మునుపటి విధానాన్ని విస్తృత పరిస్తే యాక్టర్ అనేది ఒక గుర్తించగలిగిన క్లాస్ గుర్తించగలిగిన ఆబ్జెక్ట్ అని తప్పకుండా ఒక నిర్ణయానికి రాగలం మనం చేసిన నామవాచకాల భాషా విశ్లేషణను ఒకసారి తిరిగి చూస్తే యాక్టర్స్ ఎలా ఉండవచ్చో మనకు మంచి క్లూ దొరకావచ్చు ఇక్కడ వీటిని చూస్తే ఉద్యోగి మేనేజర్ లీడ్ మరియు సిస్ అడ్మిన్ ఇలాంటి నామవాచకాలు సిస్టమ్ లో కొన్ని చర్యలను ప్రారంభించగలవు ఇక్కడ చూస్తే ఎంప్లాయి తన అభ్యర్థనను ప్రారంభిస్తాడు లీడ్ ఆమోద ప్రక్రియ లేదా ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తాడు అలాగే సిస్ అడ్మిన్ సెలవులను జమచేసే ప్రక్రియను ప్రారంభిస్తాడు యాక్టర్స్ ను గుర్తించడానికి ఒక ప్రామాణికమైన యంత్రాంగం లేదని మనకు అర్ధమవుతుంది కాని మళ్ళీ ఇక్కడ నామవాచకం యొక్క భాషా విశ్లేషణ మీకు మంచి క్లూ ఇస్తుంది దానితోపాటు కొంత చర్యల పరంగా విశ్లేషణ చేస్తే సిస్టమ్ లో పనిచేయాల్సిన వ్యక్తులు UML డయాగ్రంలో ఉండవలసిన యాక్టర్స్ ఏవరు అనే విషయాలపై మనకు మంచి పట్టు దొరుకుతుంది ఇది మనమిదివరకే చర్చించిన LMS ఉదాహరణ ఇవి రెండు విభిన్న మార్గాలు సాధారణంగా మనకు యాక్టర్ మనిషి అని మీకు తెలిసినప్పుడు మనం ఈ రకమైన ఐకాన్ ను ఉపయోగిస్తాo యాక్టర్ మనిషి కాదని తెలిసినప్పుడు ఈ రకమైన ఐకాన్ను ఉపయోగిస్తాo ఇవన్నీLMS సిస్టమ్ లో మనం సులభంగా చూడగలిగే యాక్టర్స్ ఇప్పుడు యూజ్ కేసు డయాగ్రమ్ యొక్క తరువాతి భాగం మరియు చాలా ముఖ్యమైన భాగం అయిన యూజ్ కేస్ గురించి చూద్దాం యూజ్ కేస్ అంటే సిస్టమ్ తో యాక్టర్ ఏమి చేయాలనుకుంటున్నాడో అవసరమైన చర్యను సూచిస్తుంది ఎగ్జిక్యూటివ్ అనేవాడు యాక్టర్ అయితే ఎగ్జిక్యూటివ్ సెలవు కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాడు దానిని లీడ్ సమీక్షించి అంగీకరించాలి సెలవును ఆమోదించాలి సిస్టమ్ ఈ పనులు చేయాలని యాక్టర్స్ కోరుకుంటారు కాబట్టి కేవలం ఈ పని అవసరమని గుర్తించడమే కాకుండా యూజ్ కేసెస్ మనకు వివిధ సందర్భాలతో కూడిన సంపూర్ణ వివరణ ఇవ్వాలని కోరుకొంటాం ఉదాహరణకు ఒక ఎగ్జిక్యూటివ్ సెలవు కోసం దరఖాస్తు చేసుకునే అంశాన్ని చూస్తే అది కేవలం సెలవు కోసం చేసే దరఖాస్తు మాత్రమే కాదు దానికి జరగవలసిన అనేక ప్రక్రియాల సమాహారం సెలవు కోసం ఒక కారణం ఉండాలి తగినన్ని మిగులు సెలవలు ఖాతాలో ఉండాలి ఉన్నప్పుడు ఆ తేదీలను నిలిపిపెట్టి ఉంచాలి సెలవు ఎన్ని రోజులు ఇవ్వగలమో లెక్కించాలి దీనికి జీతానికి సంబంధించిన చిక్కులు ఉండవచ్చు ఇలాంటివన్నీ ఆ యూస్ కేస్ పరంగా పూర్తిచేయవలసిన చర్యలే అదనంగా గ్రాఫికల్ డయాగ్రమ్స్ గా చిత్రీకరించిన యూజ్ కేసెస్ ను చూస్తే వాటికి కొన్ని నోట్స్ అతికించి ఉండవచ్చు - ఆ యూస్ కేస్ దేనిని వివరిస్తుంది దానికున్న నిబంధనలు ఏమిటనే విషయాలతో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే యూజ్ కేస్ డయాగ్రమ్ ప్రతి దశలోనూ మొట్టమొదటగా ఉపయోగించాలి రిక్వైర్మెంట్స్ ఫేజ్ లో యూజ్ కేస్ ను వాడుతాం మనం యూజ్ కేస్ పనిలో ఉన్నప్పుడు మన దగ్గర ఏ ఇతర UML డయాగ్రమ్స్ ఉండకపోవచ్చు ఆ పరిస్థితిలో సహజ భాషలో ఉన్న వివరణ సంభాషణలు మీదే మనం ఆధారపడాలి కాబట్టి ఒకే అంచెలో అన్నింటినీ స్పష్టంగా UML గ్రాఫికల్ డయాగ్రమ్స్ ద్వారా వివరించలేకపోవచ్చు ఇంకా కొన్ని వివరాలు అవసరముండవచ్చు ఆ వివరాలు యూజ్ కేస్ డయాగ్రమ్ ద్వారా వివరించలేకపోవచ్చు కూడా అటువంటివాటిని నోట్స్ రూపంలో యూస్ కేస్ డయాగ్రం లోని వివిధ భాగాలకు అతికించాలి యూజ్ కేస్ లను మళ్ళీ గుర్తించడానికి మనం మరల తిరిగి క్రియా పరమైన భాషా విశ్లేషణను చూద్దాం - ఒక ఎంప్లాయి లీవ్ ని అనుమతించాలని అంటే లీడ్ లేదా మేనేజర్ లీవ్ ని అనుమతించగలడని అలాగే లీవ్ ను తిరస్కరించటం లేదా ఉపసంహరించటం ఎంప్లాయి లీవ్ ను కొట్టి వేయగలడని లీవ్ ను వినియోగించుకోగలగటం ఇవన్నీ సిస్టమ్ లో ఉండవలసిన వివిధ రకాలైన చర్యలు ఇవి వేర్వేరు యూజ్ కేసులుగా పరిగణించబడగలవు ఇవి మనకు స్పష్టంగా కనపడేవి సెలవు అభ్యర్థన రోజువారీ హాజరు లాంటివి కొన్ని యూజ్ కేసెస్ యూజ్ కేసు ను సాధారణంగా ఒక రకమైన ఓవల్ ఆకారంలో గీసి మధ్యలో దాని పేరు రాస్తాము ఇది యూజ్ కేస్ రూపం ఇది దాని పేరు ఇవి యూస్ కేస్ కు అతి తక్కువగా తప్పకుండా ఉండవలసినవి దీనికి ఇతరత్రా వ్యాఖ్యానాలు అలంకారాలు ఉండవచ్చు కాని ప్రాధమికంగా దీనికి కనీసం పూర్ణమైన అండాకారంతో ఒక యూస్ కేస్ గా గుర్తిస్తూ పేరు కలిగి ఉండాలి UML స్థూలంగా ఒక చిత్రపరమైన భాష అని చెప్పుకోవచ్చు అందులో ప్రతి భావనకు మనం మాట్లాడే ప్రతిదానికి ఒక సంకేత పరమైన చిత్రీకరణ ఉంటుంది వ్రాతపూర్వకమైన వివరణతోపాటు ప్రధానంగా ఈ ఐకానిక్ ప్రిమిటివ్స్ సిస్టమ్ లో జరుగుతున్న చర్యలను కచ్చితమైన వివరణతో చిత్రీకరిస్తాయి ఇప్పుడు ఒక యూజ్ కేస్ ను ఈ క్రింది పద్ధతిలో పేర్కొనవచ్చు ఇది యూజ్ కేసు వివరణకు ఒక దారి చూపిస్తుంది మనము డిజైన్ ప్రారంభ దశలో ఉన్నాము కాబట్టి UML డయాగ్రమ్స్ ద్వారా క్రోడీకరించబడిన వివరాలు ఎక్కువగా లేవు కాబట్టి యూజ్ కేస్ పరంగా మనం సహజంగా చేయవలసిన మొదటి పని కనీసం యూస్ కేస్ కి ఒక పేరు పెట్టటం అంతేకాకుండా దాని ప్రయోజనం ఏమిటి అది ఎందుకు ముఖ్యమైనది లేదా తరవాత దశలలో వేరే ఇతర యూస్ కేసులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండగలదు అనే విషయాలను కూడా నోట్స్ లో పొందుపరిస్తే బాగుంటుంది తరువాతది చాలా ముఖ్యమైనది ఏంటంటే చాలా యూజ్ కేస్ లకు సిస్టమ్ లో కొన్ని ముందస్తు షరతులు ఉంటాయి - ఇవి అనుసరించినప్పుడే మనం ముందుకు వెళ్లగలం వాస్తవానికి సిస్టమ్ పరంగా ఇది చాలా విషయం కాదు - ఉదాహరణకు సిస్టమ్లోకి ప్రవేశించడానికి లాగిన్ పాస్వర్డ్ తో సైన్ ఇన్ చేయవలసి ఉంటుందనేది చాలా చిన్నవిషయం కానీ LMS సిస్టమ్ లో ఇటువంటి ముందస్తు షరతులు చాలా ఉంటాయి - ఉదాహరణకు అనారోగ్య సెలవును పొందటానికి ప్రాథమిక అనుమతి కోసం సర్టిఫికేట్ అవసరం లేదు కానీ చివరి దశలో ఆ లీవ్ ను సర్ధుబాటు చేయటానికి సర్టిఫికేట్ అవసరం ఆ విధంగా సర్టిఫికేట్ అప్పుడు దానికి ముందస్తు షరతుగా ఉంటుంది ఇక తరవాత షరతు అంటే ఏమిటంటే ఒక యూస్ కేస్ ను అమలుచేసినప్పుడు దాని తరవాత ఏమీ జరగాలనేదానిని సూచిస్తుంది ఉదాహరణకు మీరు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు లీవ్ ఆమోదించబడింది సెలవు ఆమోదించబడిన తర్వాత మీకు ఇప్పుడు తక్కువ సంఖ్యలో సెలవులు ఉన్నాయని చూపించడానికి సిస్టమ్లో తాత్కాలికంగా అవి లాక్ చేయబడాలి మీరు సెలవులు ముగించుకొన్న తరవాత అవి మీ సెలవు ఖాతా నుండి తీసివేయబడాలి అలా సెలవలు ముగించినప్పుడు తరవాత షరతు ఎలా ఉంటుందంటే మీ లీవ్ ఖాతా లోనించి మీరు ఎన్ని లీవ్స్ తీసుకొన్నారో అన్నీ లీవ్ రోజులు శాశ్వతంగా తగ్గించబడతాయి ఆమోదానికి తరవాత షరతు ఏమిటంటే మీరు ఆమోదం పొందిన సెలవు దినాలను మినహాయించచగా తక్కువ తక్కువగా వచ్చిన సంఖ్యకు తాత్కాలికంగా లాక్ చేయబడుతుంది ఎందుకంటే ఈ ఆమోదం పొందిన దశలో మీ సెలవును మేనేజర్ ఉపసంహరించుకుంటే లేదా మీరు సెలవును రద్దు చేయాలని నిర్ణయించుకుంటే అది అన్లాక్ అయి మీ సెలవు రికార్డుకు కు తిరిగి జమ చేయాలి - ఇ ది ఇంకొక తరవాత షరతుగా ఉంటుంది తరచుగా వైఫల్య పరిస్థితులప్పుడు ముందస్తు షరతు అనుకూలించకపోయినా లేదా యూజ్ కేస్ సంతృప్తికరంగా అమలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుందో డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ లో పొందుపరచటం మంచిది కాబట్టి అటువంటి సందర్భాలు ఏమిటి అప్పుడు ఏమి జరగాలి అనే విషయాలాను కూడా డాక్యుమెంట్ లో వివరించాలి ఉదాహరణకు యూసర్ అంటే ఒక ఎంప్లాయి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించాడనుకొందాం అప్పుడు అతని ఖాతాలోని లీవ్ బ్యాలెన్స్ తగినంత ఉంది కాని కలుపొగలగటం షరతు ప్రకారం సెలవు చెల్లుబాటు కాదు అతను పొంతనలేని రెండు రకాలైన సెలవులు కలిపి అడుగుతున్నాడు అటువంటివి అసలు అనుమతించకూడదు అటువంటి తగని స్థితిలో సెలవు దరఖాస్తు చేసుకొన్నప్పుడు ఏం జరుగుతుందో యూజ్ కేస్ లో మనం పేర్కొనాలి ఈ యూజ్ కేస్ తో ఏ యాక్టర్స్ కు అవసరముంటుంది అసలు సర్వసాధారణంగా చిక్కులు లేని పరిస్తితులో జరగవలసిన ప్రక్రియ ఏమిటి అనే ఈ విషయాలు తప్పకుండా పేర్కొనవలసిన అంశాలు ఆప్టిమిస్టిక్ ఫ్లో అనేది ఎప్పుడూ జరుగుతుందని కాదు కాని మనం సిస్టమ్ యొక్క ప్రధానోద్దేశ్యాన్ని అనుసరించి డిజైన్ చేసేటప్పుడు ఈ ఆప్టిమిస్టిక్ ఫ్లో ను గుర్తుంచుకోవాలి అన్నీ సవ్యంగా జరిగినప్పుడు యూస్ కేస్ ఏ విధంగా ప్రవర్తించాలనుకొంటున్నామో ఈ ఆప్టిమిస్టిక్ ఫ్లో తెలియజేస్తుంది ఇవి మన రిక్వెస్ట్ యూస్ కేస్ లో ఉండే కొన్ని ఆప్టిమిస్టిక్ ఫ్లో లు వీటిని వ్రాతతపూర్వకంగా డాక్యుమెంట్ లో పొందుపరచటం చాలా మంచిది ఎందుకంటే తరావాత ఈ యూస్ కేస్ అనేసిస్ దశ నుంచి డిజైన్ దశకు తరవాత చివరగా లో లెవెల్ డిజైన్ దశలో మరింత వివరణకు వచ్చిననప్పుడు ఈ యూస్ కేస్ సాధారణంగా సిస్టమ్ లో ఏ విధంగా ఉపగయోగపడుతుందో డిజైనర్ అర్ధంచేసుకోవటానికి సహాయపడుతుంది ఈ యూస్ కేసు లకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ఈ దశలో టెస్ట్ సిస్టమ్ కు డిజైనర్ కొన్ని సిఫారసులను చేయగలడు ఎందుకంటే ఇవి సిస్టమ్ లో సాధారణంగా యూసర్ ఎక్కువగా ఉపయోగించబడి పరీక్షించటానికి అనువుగా ఉండేవి అయితే వైఫల్య స్థితులు కూడా ముఖ్యమైనవే వాటిని అనుసరించి కొన్ని అసాధారణ సందర్భాలకు టెస్ట్ కేసెస్ ను డిజైన్ చేయవచ్చు ఇవి యూస్ కేస్ నిర్మాణ పరంగా మనకు తరచుగా కనిపించేవి అయితే ఇవాన్నీ తప్పకుండా ఉండాలని లేదు కాకపోతే పేరు మాత్రం తప్పనిసరి వీటిలో చాలా స్పెసిఫికేషన్ లో ఉండకపోవచ్చు వీలైనంతవరకు వీటిని యూస్ కేస్ స్పెసిఫికేషన్ లో పొందుపరిస్తే చాలా మంచిది ఇంతవరకు ఈ మాడ్యూల్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే మనము మొదట UML డయాగ్రమ్ గురించి చర్చించడం ప్రారంభించాము ఇది SDLC ప్రాసెస్ లో రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ దశ కోసం ఉపయోగించాల్సిన యూజ్ కేస్ డయాగ్రమ్ అనమాట ఆ యూజ్ కేస్ డయాగ్రమ్ లో మనం రెండు ప్రాధమిక భాగాలు అయిన యాక్టర్ మరియు యూజ్ కేస్ గురించి చర్చించాం తర్వాత మాడ్యూల్లో యూజ్ కేస్ డయాగ్రమ్ పై చర్చను కొనసాగిస్తూ వివిధ యూస్ కేస్ ల మధ్య ఉండే రిలేషన్స్షిప్స్ గురించి చర్చిద్ధాం